కాబట్టి ఇప్పుడు సైనసోయిడల్ వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క సగటు మరియు RMS విలువలు చూద్దాము కాబట్టి మొదట సగటు విలువ ని చూద్దాము కాబట్టి ఇందులో ఇది V దీన్ని ఇక్కడ ఉంచడం మర్చిపోయాను అలాగే ఈ మందపాటి గీత ఈ నిరంతర రేఖ ఇది ప్రాథమికంగా ఇది కరెంట్ కరెంట్ ప్లాట్ అనుకుందాం ఇది ఇలాంటిదే మరియు ఈ చుక్కల గీత లాగా అనుకుందాం ఇది వోల్టేజ్ మరియు దీని యొక్క గరిష్ట విలువ Im ఇది Im మరియు ఈ వోల్టేజ్ల గరిష్ట విలువ Vm కాబట్టి ఇది వోల్టేజ్ యొక్క గరిష్ట విలువ కాబట్టి ఇది Vm మరియు ఇది Im ఇక్కడ ఇది గుర్తించబడింది మరియు ఇది Vm కాబట్టి ఇది ఈ నిరంతర రేఖ కరెంట్ ని మరియు చుక్కల గీత వోల్టేజ్ ని సూచిస్తుంది మరియు ఇది సైనోసోయిడల్ తరంగ రూపం సైనూసోయిడల్ తరంగ రూపం మాత్రమే మరియు θ విలువ ωt కు సమానం కాబట్టి Im sinθ వ్యక్తీకరణకు సమానం ఎందుకంటే ఇది 0 మరియు మనం సగటు విలువను సగం సైకిల్ లో చేస్తాము కాబట్టి దీనిని I average విలువ లో పరిమితి1నుండి π వరకువ్రాయవచ్చు ఎందుకంటే దీనిని π మరియు పరిమితి 0నుండి π మరియు 1 π ఇంటిగ్రల్ I dθ గా పరిగణించండి మనం ఈ భాగాన్ని మాత్రమే పరిగణిస్తాము సగం సైకిల్లో మాత్రమే చేస్తాము ఇది ఒక కారణం కాబట్టి పరిమితి 0 నుండి π వరకు మరియు బేస్ అనగా π విలువ తో భాగించండి ఇది I dθ యొక్క సమాకలనం కాబట్టి ఈ సందర్భంలో ఈ వైపు వస్తుంది ఈ వైపు అదే RMS విలువ వస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా Im sinθ కు సమానం కాబట్టి 1π పరిమితి 0 నుండి π Im sinθ dθ కాబట్టి దీన్ని సమాకలనం చేస్తే అది 1π పరిమితి 0 నుండి π Im cosθఅవుతుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఇది ప్రాథమికంగా వస్తోంది ఇది 2 π వస్తుంది సరళీకరణ తర్వాత 0 637 Im కు సమానం కాబట్టి దీన్ని సగటు విలువ అని పిలుస్తాము అంటే I సగటు ఇదే విషయం ఇది సగటు 2 π Im 0 637 Im కు సమానం అదేవిధంగా V సగటును పొందుతాము అలాగే అదే విధంగా ఒక పంక్తిని వ్రాస్తున్నాను అదే విధంగా V సగటు పొందుతాము V సగటు 1π పరిమితి 0 నుండి π Vm sinθdθ యొక్క సమాకలనం అవుతుంది అదే విధంగా సమాకలనంఇంటిగ్రేట్ చేయండి V సగటు అదే 0 637 Vm కు సమానం అవుతుంది అదే పొందుతాము ఎందుకంటే రెండూ సైనూసోయిడల్ తరంగ రూపాలు మాత్రమే కాబట్టిVm V సగటు 0 637 Vm అవుతుంది Vm అనేది వోల్టేజ్ యొక్క గరిష్ట విలువ అదేవిధంగా Im కరెంట్ యొక్క గరిష్ట విలువ మరియు ఇక్కడ ఇది వోల్టేజ్ యొక్క గరిష్ట విలువ అవుతుంది ఇది సగటు విలువ ఇప్పుడు నేను దానిని శుభ్రం చేస్తాను ఇప్పుడు RMS విలువకు వచ్చినప్పుడు ఇది అనుకుందాం ఈ సందర్భంలో మాత్రమే i2 ప్లాట్ ఇవ్వబడింది ఇది Im మరియు ఇది i2 Im sinθ2 కు సమానం కాబట్టి i2 Im2sin2θ అవుతుంది కాబట్టి ఇది Im ఇది i2 ప్లాట్ ఈ వైపు i2 ఇది ఇక్కడ గుర్తించబడింది ఇది i2 మరియు ఈ శిఖరాన్ని Im2 అని పిలుస్తాము మరియు ప్లాట్ చేస్తే ఇది ఇలా ఉంటుంది ఈ ప్రాంతం మరియు ఈ ప్రాంతం ఇది సమానంగా ఉంటుంది ఇది సుష్టంగా ఉంటుంది మరియు ఇది 2π ఈ వైపు θ కాబట్టి అంటే i2 Im2sin2θ కు సమానం కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇక్కడ IRMS దానికి సమానం ఎందుకంటే మనం వర్గ మూలం తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చూశాము కాబట్టి ఇది 1 π పరిమితి 0 నుండి π i2dθ యొక్క సమాకలనం12 ఎందుకంటే ఇది వర్గ మూలం కాబట్టి ఇది 1 π పరిమితి 0 నుండి π i2dθ యొక్క సమాకలనం ½ RMS విలువ 1 π పరిమితి 0 నుండి π ఇక్కడ ఉంది i కి బదులుగా ఇది i2dθ యొక్క సమాకలనం12 అవుతుంది ఇప్పుడు ఇది 1 π పరిమితి 0 నుండి π Im2sin2θ కు సమానం కాబట్టి ఇది Im sinθ కు సమానం కాబట్టి Im2sin2dθ కు సమానమైన i2 1 π పరిమితి 0 నుండి π Im2 2 1 cos 2θdθ కు సమానం ఎందుకంటే cos 2θ 1 2 sin2θ కు సమానం కాబట్టి sin2θ 1 cosθ 2 కు సమానం కాబట్టి అది ఇక్కడ చేశాను ప్రతి చోటా ఇది సమాకలనం యొక్క వర్గ మూలం అవుతుంది సమాకలనం చేసి సరళీకృతం చేస్తే అది కేవలం Im √2 0 707 Im అవుతుంది కాబట్టి అది IRMS రూట్ మీన్ స్క్వేర్ విలువ అని పిలుస్తాము IRMS Im √2 కు సమానం కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను అదేవిధంగా వోల్టేజ్ Vrms కూడా 0 707 Vm అవుతుంది V సగటుకు కూడా ఈ విషయం వర్తిస్తుంది ఇక్కడ కూడా కేవలం Im2sin2θ కు బదులుగా దానిని Vm2sin2θdθ గా చేయండి V అనేది Vm sinθ కు సమానం కాబట్టి ఆ సందర్భంలో Vrms కూడా 0 707 Vm అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను అందువల్ల సైనూసోయిడల్ కరెంట్ లేదా వోల్టేజ్ యొక్క సగటు విలువ 6 పాయింట్ క్షమించండి 0 637 గరిష్ట విలువ అవుతుంది సైనోసోయిడల్ కరెంట్ లేదా వోల్టేజ్ యొక్క సగటు విలువ రెండూ 0 637తో గుణించబడతాయి అదేవిధంగా సైనూసోయిడల్ కరెంట్ మరియు వోల్టేజ్ యొక్క rms విలువ 0 707 గరిష్ట విలువ తో గుణించబడతాయి ఇది గరిష్ట విలువ ఇది గరిష్ట విలువ ఇప్పుడు మనం ఒకటి లేదా రెండు విషయాలు నిర్వచించాలి సైన్ తరంగం యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ సైన్ తరంగం యొక్క rms విలువ సగటు విలువ కాబట్టి rms విలువ విలువ 0 707 గరిష్ట విలువకు సమానం మరియు సగటు విలువ 0 637 గరిష్ట విలువ కు సమానం ఫార్మ్ ఫ్యాక్టర్ విలువ 1 11 కు సమానం కాబట్టి సైనూసోయిడల్ తరంగ రూపానికి ఫార్మ్ ఫ్యాక్టర్ 1 సైనోసోయిడల్ తరంగ రూపం అని మనస్సులో ఉంచుకోవాలి ఇప్పుడు నేను దానిని శుభ్రం చేస్తాను అదేవిధంగా క్రెస్ట్ కారకం ని చూద్దాము సైన్ వేవ్ యొక్క క్రెస్ట్ కారకం యొక్క విలువ గరిష్ట విలువ మరియు RMS విలువ యొక్క భాగహారం అవుతుంది కాబట్టి గరిష్ట విలువని గరిష్ట విలువగా ఉంచాలి మరియు RMS విలువ 0 707 గరిష్ట విలువకు సమానం వాస్తవానికి ఇది 1 దీనిని పీక్ ఫ్యాక్టర్ అంటారు దీనిని తర్వాత చూద్దాము అంటే తరువాత ఏదైనా ఎసి వోల్టేజ్ 220 వోల్ట్ అయితే అది ప్రాథమికంగా RMS విలువ అవుతుంది మరియు అది ప్రస్తావించబడనంత వరకు మరియు 224 ఎసి అని చెబితే ఇది RMS విలువ అని అనుకోవాలి అంటే ఇది గరిష్ట విలువతో గుణించబడుతుంది ఈ కారకం వాస్తవానికి √2 ఈ కారకాన్ని గుణించాలి కాబట్టి ఎసి లో మనం చేసే ఏదైనా లెక్కించే ఆలోచన RMS విలువ పైనే ఉంటుంది కానీ గరిష్ట విలువను అడిగితే అది √2 తో గుణించబడుతుంది కాబట్టి దానిని పీక్ ఫ్యాక్టర్ అని పిలుస్తాము కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను అందువల్ల RMS విలువ ఈ RMS విలువ ఎల్లప్పుడూ సగటు విలువ కంటే ఎక్కువగా ఉంటుంది ఒక్క దీర్ఘచతురస్రాకార తరంగంలో తప్ప సగటు విలువ కంటే RMS విలువ విలువ ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి ఈ సందర్భంలో తాపన ప్రభావం స్థిరంగా ఉంటుంది కాబట్టి సగటు మరియు RMS విలువలు ఒకటేగా ఉంటాయి కాబట్టి దీర్ఘచతురస్రాకార తరంగ రూపం మినహా RMS విలువ ఎల్లప్పుడూ సగటు కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమైనప్పటికీ ముఖ్యంగా చతురస్రాకార తరంగం లో ఆ వివరాలను మనం కొంచెం సమయం తర్వాత చూస్తాము ఇప్పుడు సుష్ట మరియు అసమానమైన వాటి గురించి చూద్దాము కాబట్టి ఫామ్ ఫాక్టర్ క్రెష్ట్ ఫాక్టర్ సగటు విలువ RMS విలువ ఇది అర్ధమయిందని భావిస్తున్నాను సంఖ్యాపరంగా ఏదైనా పేర్కొన్నట్లయితే అది RMS విలువ తప్ప మరొకటి కాదు గరిష్ట విలువ అని పేర్కొన్నట్లయితే మాత్రమే దానిని పరిగణించాలి లేకపోతే అది RMS విలువ మాత్రమే ఆ RMS విలువను పొందడానికి దీన్ని √2 చే భాగించాలి కాబట్టి ఇప్పుడు తదుపరిది సుష్ట మరియు అసమాన తరంగ రూపాలు చూద్దాము కాబట్టి తరంగ రూపాలలో మరియు కి సంబంధించిన సగం సైకిళ్లు సమానంగా ఉంటాయి వీటిని సుష్ట తరంగ రూపంగా సూచిస్తారు ఇలాంటిది సైనూసోయిడల్ ఒకటి మరియు సగం సైకిళ్లు ఒకేలా ఉంటాయి కాబట్టి ఇది ఒక సుష్ట తరంగ రూపం ఇది త్రిభుజాకార తరంగ రూపం ఇది త్రిభుజాకార తరంగ రూపం ఇది తరంగ రూపం ఎందుకంటే ఈ వైపు మరియు ఈ వైపు ఒకే రూపం కలిగి ఉంది ఇది 0 ఇది T 4 T 2 T కాబట్టి ఇది π 2 అది π 2 అయితే అది π అని చెప్పండి కాబట్టి ఇది 3π 4 మరియు ఇది 2π కాబట్టి ఈ తరంగం లో ఈ వైపు సుష్ట మరియు ఇది కూడా సుష్ట కాబట్టి ఇది త్రిభుజాకారమైన సుష్ట తరంగ రూపం అదేవిధంగా ఈ స్క్వేర్ తరంగ రూపం కాబట్టి ఇది 0 అయితే ఇది సుష్ట ఇది T 2 అయితే అది T ఇది సుష్ట మరియు ఇది θ ఇది θ కాబట్టి ఈ మూడు తరంగ రూపాలు సుష్ట తరంగ రూపాలు అంటే మరియు సగం సైకిళ్లు సమానంగా ఉంటాయి వీటిని సుష్ట తరంగ రూపంగా సూచిస్తారు ఒకే మార్గంగా ఈ వైపు సానుకూల ప్రాంతం ప్రతికూల ప్రాంతం రెండూ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మరియు దానిని శుభ్రం చేస్తాను అదే విధంగా ఇతర రకాల తరంగ రూపాలను కలిగి ఉండవచ్చు ఒకవేళ ఇది ఇలా జరిగితే ఇది ఇలా జరిగితే ఇది ఇలా ఉంటుంది ఈ ఎక్స్పోనెన్షియల్ విషయం కూడా సుష్ట తరంగ రూపం కాబట్టి ఏమైనప్పటికీ అందుకే చుక్కల గీత ఇక్కడ చూపబడింది మరియు మరొక విషయం ఏమిటంటే దీనికి 0 నుండి సగం సైకిల్ వరకు కనుగొనాలని అనుకుందాం ఈ రేఖను గీస్తే ఈ వైపు మరియు ఈ వైపు ఇది ఒకేలా ఉంటుంది ఇందులో ఈ వైపు గీస్తే ఈ వైపు ఈ వైపు సమానంగా ఉంటే అది సుష్ట రూపం కాబట్టి సగంసైకిల్కి బదులుగా సగటు విలువ క్వార్టర్ సైకిల్ లో కూడా 0 నుండి T 4 వరకు పరిగణిస్తే అదే ఫలితాన్ని ఇస్తుంది ఇది అదే ఫలితాన్ని ఇస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా ఇది త్రిభుజాకార తరంగ రూపం ఈ త్రిభుజాకార తరంగ రూపం యొక్క సగటు విలువ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది 0 నుండి π మధ్య సుష్ట తరంగ రూపం ఇందులో ఏ ఫలితం వచ్చినా అదే 0 నుండి π లేదా 0 నుండి T 2 మధ్య వస్తుంది ఇక్కడ 0 నుండి π 2 లేదా 0 నుండి T4 వరకు అదే వస్తుంది ఎందుకంటే ఈ వైపు ప్రాంతం మరియు ఈ వైపు ప్రాంతం ఒకే విధంగా ఉంటుంది క్వార్టర్ భాగంలో పొందే సగటు విలువ మరియు సగం సైకిల్ లో పొందే సగటు విలువ ఒకే విలువ లభిస్తుంది ఎందుకంటే ఈ వైపు మరియు ఈ వైపు ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపు ఒకే విధంగా ఉంటుంది ఇది ఒకటి మరియు ఇది ఈ వైపు ప్రాంతం మరియు ఈ వైపు ప్రాంతం ఒకే విధంగా ఉంటుంది అదే సుష్ట అదే ఫలితాన్ని పొందుతాము కాబట్టి కొంత అంతర్దృష్టి చేయగలము సగం సైకిల్ని పూర్తిగా చేయకుండా చాలా సులభమైన రీతిలో పనులు చేయవచ్చు ఇది సుష్ట తరంగ రూపం కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను అదే విధంగా చూస్తే అసమానమైన తరంగ రూపం చూస్తే ఇది ఈ వైపు i ఇది 0 ఇది మునుపటిలాగే ఉంటుంది ఇది π ఇది 2π ఇలా ఉంటుంది కాబట్టి తరంగ రూపం దీని వరకు ఉంది ఆ తర్వాత ఏమీ లేదు అప్పుడు ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఈ భాగం చుక్కల భాగం ఇక్కడ ఏమీ లేదు కానీ పూర్తి సైకిల్ 0 నుండి 2π వరకు ఉంటుంది కానీ అది 0 నుండి π వరకు ఉంటుంది ఆ తరువాత 0 వరకు ఏమీ ఉండదు కానీ పూర్తి సైకిల్ 2 π కాబట్టి ఇది అసమాన తరంగ రూపం అని పరిగణించాలి ఆ మొత్తం ఏమిటి ఆ బేస్ అక్కడ సగం సైకిల్ తీసుకుంటే ఇక్కడ పూర్తి సైకిల్ కోసం బేస్ విలువ తీసుకోవాలి కాబట్టి అంటే అది 0 అయినప్పటికీ కాబట్టి ఈ సగటు విలువ లేదా RMS విలువను పొందడానికి ఈ వైశాల్యాన్ని కనుగొనాలి కాని దీన్ని 2π తో భాగించాలి 2π తో భాగించాలి కానీ 0 నుండి π వరకు సమాకలనం చేయాలి ఎందుకంటే ఈ చుక్కల గీత అది ఉంటే అది చూపబడుతుంది కానీ అది లేదు కాబట్టి ఇది ఇలాగే జరుగుతోంది కాబట్టి అసమాన తరంగ రూపానికి ఇది సుష్టంగా లేనప్పుడు పూర్తి సైకిల్ మొత్తం బేస్ విలువ తో భాగించాలి 0 నుండి π వరకు సమాకలనం చేయాలి మనం కొన్ని ఉదాహరణ చూస్తాము అదేవిధంగా ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఉంది ఇది ఇలా ఉంది ఇది అసమానమైనది ఇది ఈ వైపు నుండి ఈ వైపు నుండి అసమాన తరంగం ఇది ఈ వైపుకు సరిపోలడం లేదు మరియు ఈ వైపు అది సరిపోలడం లేదు మరియు ఇది 0 మరియు ఇది T మళ్ళీ ఈ తరంగ రూపం ఇక్కడ మరియు మళ్ళీ ఈ తరంగ రూపం ఇక్కడ ప్రారంభమైనందున ఇది T కాబట్టి ఇది T 4 ఈ బిందువు T 2 ఇది 3 T 4 మరియు ఇది T అవుతుంది కాబట్టి ఇది అసమాన తరంగ రూపం కాబట్టి ఆ సందర్భంలో సగటు RMS విలువను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు పూర్తి సైకిల్ ని పరిగణించాలి ఆ క్షమించండి ఆ పూర్తి బేస్ విలువ 0 నుండి T వరకు పూర్తిగా పరిగణించాలి అసమాన తరంగ రూపం కోసం దీనిని T తో భాగించాలి మొత్తం సైకిల్ సగటు విలువను లేదా RMS విలువను లెక్కించడానికి పూర్తి సైకిల్ ని పరిగణించాలి కాబట్టి ఈ ఒక ఆలోచనను సుష్ట అని పిలుస్తారు మరియు అసమాన తరంగ రూపానికి సగటు విలువ లేదా RMS విలువను పొందడానికి పూర్తి సైకిల్ ని పరిగణించాలి సుష్ట తరంగ రూపానికి సగం సైకిల్ లేదా క్వార్టర్ సైకిల్ కూడా పరిగణించవచ్చు ఇది అదే ఫలితాలను ఇస్తుంది కానీ అసమాన తరంగ రూపం కోసం సగటు విలువ లేదా RMS విలువను పొందడానికి పూర్తి సైకిల్ ను పరిగణించాలి కాబట్టి ఇది అర్థమవుతుందని ఆశిస్తున్నాము కాబట్టి తదుపరిది ఏమిటంటే అసమాన తరంగాల విషయంలో సగటు విలువను ఎల్లప్పుడూ మొత్తం సైకిల్ లో తీసుకోవాలి Iసగటు విలువ కొరకు మొత్తం సైకిల్ తీసుకోవాలి కాబట్టి1T 0 నుండిT వరకు idt ఉండాలి అదేవిధంగా V సగటు వోల్టేజ్ కోసం మనం మొత్తం సైకిల్ పరిగణించాలి కాబట్టి 1 T 0 నుండి T వరకు vdt తీసుకోవాలి సుష్ట విషయంలో అల్తర్నేటింగ్ కరెంట్ లేదా వోల్టేజ్ విషయంలో పూర్తి సైకిల్లో సగటు విలువ 0 అవుతుంది కాబట్టి సగటు విలువ సగం సైకిల్ లో తీసుకోబడుతుంది ఎందుకంటే ఇది సుష్టమైతే సానుకూల ప్రాంతంలో వైశాల్యం మరియు ప్రతికూల ప్రాంతంలో వైశాల్యం సమానంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో సగటు విలువ 0 అవుతుంది అందుకే సగటు విలువకు సగం సైకిల్ అని మనం పరిశీలిస్తాము ఇప్పుడు రెండవ విషయం ఏమిటంటే ప్రత్యామ్నాయ పరిమాణం యొక్క RMS విలువను నిర్ణయించడం సగం కంటే ఎక్కువ సైకిల్ లేదా పూర్తి సైకిల్ తీసుకోవడం అప్రధానమైనది RMS విలువ అంటే a2 కాబట్టి స్క్వేర్ చేసిన వెంటనే సగం సైకిల్ లేదా పూర్తి సైకిల్ తీసుకుంటే అదే ఫలితం ఇస్తుందని చెప్పారు ఎందుకంటే సగం సైకిల్ మరియు మరొక సగం సైకిల్ యొక్క వైశాల్యం ఒకే విధంగా ఉంటుంది సగం సైకిల్ తీసుకున్నప్పుడు ఏ ఫలితం వచ్చినా పూర్తి సైకిల్ లో కూడా అదే ఫలితం పొందుతాము ఇప్పుడు కొంచెం సమయం వేచివుండండి ఇప్పుడు abc విషయంలో మనం తక్కువ అంతరాళాన్ని కూడా పరిగణించవచ్చు అంటే T 4 ఈ బిందువు T 4 త్రిభుజాకార తరంగ రూపానికి ఇది సుష్టంగా ఉన్నందునచూడండి మనం దీన్ని ఎలా చేస్తామో త్రిభుజాకార తరంగ రూపాన్ని చూడండి ప్రయత్నించండి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది 0 ఇది T 4 అని అనుకుందాం ఇది T 2 ఇది 3 T 4 మరియు ఇది T కాబట్టి ఈ మొత్తం ఈ బేస్ పొడవును T అని పిలుస్తే ఒక వేళ తీసుకుంటే ఇది నా Vm మరియు ఇది గరిష్ట విలువ ఈ ఎత్తు ఇది Vm అప్పుడు సరళ రేఖ యొక్క వాలు సరళ రేఖ యొక్క వాలు Vm అవుతుంది ఇది ఎత్తు Vm మరియు బేస్ T 4 మరియు ఇది వాలు మరియు ఈ సమీకరణం ఈ సరళ రేఖకు సమానం సరళ రేఖ మూలం గుండా వెళుతుంది అంటే సరళ రేఖ y mx కు సమానం కానీ y వైపు v కాబట్టి ఇది v ఉండాలి m T కి సమానం మరియు rm దేనికీ సమానం కాదు కాని ఇది వాలు v Vm T 4 కు సమానం అంటే ఎక్కడో వ్రాస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎక్కడో వ్రాస్తున్నాను కొంత స్థలాన్ని తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ v అనేది Vm T 4 కు సమానం అని వ్రాస్తున్నాను T ఇది మూలం గుండా వెళుతున్న సరళ రేఖ ఎందుకంటే ఈసారి T అని చెప్పండి కాబట్టి ఈ సమయం మనం θ బదులుగా T అని తీసుకుంటాము కాబట్టి v అనేది Vm T4 T కి సమానం కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి అంటే ఇక్కడకు వస్తే మనం మళ్ళీ దానికి వస్తాము అంటే ఇక్కడకు వస్తే ఆ V సగటు విలువ కోసం మనం 1T 4 తీసుకుంటున్నాము తరువాత 0 నుండి T 4 Vm T4 dt కాబట్టి ఇది 0 నుండి T4 వరకు V సగటును సూచిస్తుంది మరియు ఈ సమీకరణం Vm 4 tdt అని చెప్తుంది కాబట్టి దీన్ని సరళీకృతం చేస్తే అది Vm 2 అవుతుంది కాబట్టి V సగటు ఇప్పుడు అది సుష్ట తరంగ రూపంగా ఉంది క్షమించండి ఇది ఇంతకుముందు దీని గురించి మాట్లాడాను నన్ను క్షమించండి ఇది నిజంగా T 4 ఇది కాదు దీనిని విస్మరించండి కానీ ఇది T 4 మరియు ఆ సందర్భంలో సుష్ట తరంగ రూపం విషయంలో ఈ వైపు ప్రాంతం మరియు ఈ వైపు ప్రాంతం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సమీకరణం v అనేది Vm T 4 T కి సమానం అని చెప్పబడింది ఇది కూడా ఇదే మనం తరువాత చూద్దాము కాబట్టి ఇది T 4 కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది సగటు విలువ ఇది సగటు విలువ కాబట్టి 0 నుండి T 4 వరకు సమాకలనం చేస్తే అది Vm 2 అవుతుంది కాబట్టి ఇది Vm 2 అదేవిధంగా Vrms విలువ ఇది 1T 4 0 నుండి T 4 వరకు పరిగణించబడుతుంది Vm T 4 T మరియు Vm2 T42 T2dt ½ మరియు 0 నుండి T 4 సమాకలనం ఇంటిగ్రేట్ చేస్తే Vm√3 లభిస్తుంది కాబట్టి అదేవిధంగా ఫామ్ ఫ్యాక్టర్ తెలుసుకోవచ్చు ఇది 2 √3 1 155 అవుతుంది మరియు గరిష్ట కారకం 1 732 అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి దీని అర్థం మళ్ళీ వస్తే ఇక్కడ ఫామ్ ఫ్యాక్టర్ RMS విలువ సగటు విలువకు సమానం మరియు శిఖర కారకం విలువ గరిష్ట విలువ RMS విలువకు సమానం కాబట్టి ఈ త్రిభుజాకార తరంగ రూపానికి అప్పుడు శిఖర కారకం 2 √3 లభిస్తుంది సరళీకృతం చేయండి ఇది 1 155 మరియు గరిష్ట కారకం √3 1 732 అవుతుంది మరియు ఇది ఒకటి ఇప్పుడు తదుపరిది ఇది త్రిభుజాకార తరంగ రూపం ఇప్పుడు ఇది చూస్తే అన్ని తరంగ రూపాల యొక్క కారకం చూస్తే ఇది ఈ స్క్వేర్ తరంగ రూపానికి 1ఇది సైనూసోయిడల్ తరంగ రూపానికి 1 11 అవుతుంది మరియు ఈ త్రిభుజాకార తరంగ రూపానికి ఇది 1 154 ఉంటుంది ఇది 1 154 అవుతుంది ఇప్పుడే మనం 1 155 ను త్రిభుజాకారానికి లెక్కించాము కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఇది 1 కాబట్టి ఇది చిత్రం a మరియు చిత్రం b కోసం చిత్రం c లో చూపించబడినది కాబట్టి స్క్వేర్ తరంగ రూపాని కోసం ఫారమ్ ఫ్యాక్టర్ విలువ 1 ఇప్పుడు అసమాన తరంగ రూపం తరువాత ఈ సందర్భంలో ఈ సందర్భం కోసం దీనిని అనుకుందాం ఇది అసమాన తరంగ రూపానికి మొత్తం బేస్ 2π ను పరిగణించాలి అయితే ఇది 0 నుండి π వరకు సమాకలనం చేయాలి కాబట్టి సగటు విలువ ½Im sinθ dθ 0 నుండి 2π Im sinθ dθ 12π Im cosθ గా ఉంటుంది 0 నుండి π కాబట్టి ఇది 1 2π సమాకలనం విలువ 1π Im పొందుతాము ప్రాథమికంగా Im π RMS విలువ కోసం ఇది12π 0 నుండి π వరకు Im2sin2θdθ½ ఇక్కడ ½ రాయడం మర్చిపోయాము కాబట్టి దానిని సమాకలనం చేస్తే Im 2√2 లభిస్తుంది కాబట్టి ఇది RMS విలువ ఇప్పుడు ఫార్మ్ ఫ్యాక్టర్ అదే విధంగా ఉంటుంది అది 1 11 అవుతుంది కాబట్టి ఇది సగం సైకిల్ ఇతర విషయం సైన్ తరంగ రూపానికి సైనూసోయిడల్ Im ఈ త్రిభుజాకార తరంగ రూపానికి ఇప్పుడు 1 11 ను పొందుతున్నాను ఆ సమయంలో ఈ త్రిభుజాకార తరంగ రూపాన్ని చూపిస్తుంది ఇది ఇవ్వబడినది అనుకుందాం ఇది అసమాన తరంగ రూపమని అనుకుందాం గరిష్ట విలువ 10 వోల్ట్ అని ఇవ్వబడినది మరియు T 4 T ఇవ్వబడింది మరియు ఈ వైపు అది 5 వోల్ట్ ఇది 10 వోల్ట్ కాబట్టి మరియు దీని అర్థం సరళ రేఖ యొక్క సరళ రేఖ వాలు ఈ 10 T 4 అవుతుంది కాబట్టి మరొక విషయం ఏమిటంటే మనం 0 నుండి T వరకు పరిగణించాలి కాబట్టి ఈ సందర్భంలో మనం మొత్తం సైకిల్ పరిగణించాలి అందుకే మనం V 1 T 0 నుండి T vdt కి తీసుకున్నాము ఇది V సగటు విలువ కాబట్టి మొదట మనం ఈ ప్రాంతాన్ని పరిగణించాలి తరువాత ఈ ప్రాంతాన్ని పరిగణించాలి కాబట్టి దీని కోసం ఇది సరళ రేఖ గుండా వెళ్ళే సమీకరణం కాబట్టి ఇది ఈ సమీకరణం అవుతుంది ఈ సరళ రేఖకు ఈ సమీకరణం V కు సమానం ఈ వాలు 10 T 4 t అవుతుంది కాబట్టి ఈ భాగానికి ఇది 1T తరువాత 0 నుండి T 4 10 T4 tdt ఇప్పుడు తదుపరిది అంతర్ దృష్టి తో చేయాలి తదుపరిది ఏమిటంటే ఈ భాగం ఈ భాగం ఇప్పుడు మొదట దాన్ని శుభ్రం చేస్తాను ఇప్పుడు ఈ భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ సమీకరణం యొక్క సరళ రేఖ ని y m x c గా వ్రాయవచ్చు ఈ మార్గం దీన్ని లేదా ఇతర మార్గం ద్వారా చేయాలి దీన్ని V వాలు వాలు m t C కు సమానం కాబట్టి దీని గురించి మరచిపోండి కాబట్టి ఈ విధంగా సమీకరణాన్ని పొందాలి కానీ మనం ఎలా కనుగొంటామో తెలుసుకోవటానికి మన ఆసక్తిని సుష్ట నుండి గుర్తుంచుకోండి కాబట్టి ఏమి చేయగలదు అమోఘం దీనిని తీసుకువస్తే కేవలం గణిత గణన కోసం మరేమీ లేదు దీన్ని తీసుకుంటే అది ఇక్కడ ఉంటే అది ఇక్కడ ఉంటే ఆ ప్రాంతం మరొక సరళ రేఖ మూలం గుండా వెళుతున్నట్లుగానే ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఈ వాలు 5 ఉంటుంది 5 T 4 మనం కేవలం గణిత విషయం మాత్రమే y తెలుసుకోవాలంటే y mx C కి సమానం నా ఉద్దేశంలో vmt c కి సమానం అప్పుడు m పొందాలి C పొందాలి ఎందుకంటే ఇది ఒక కోఆర్డినేట్ ఇది మరొకటి m మరియు c కొరకు పరిష్కరించాలి ఇది అవసరం లేదు సమరూపత నుండి ఈ భాగాన్ని ఇక్కడికి తీసుకురండి అది మూలం గుండా వెళుతున్నట్లుగా ఉంటుంది కానీ వాస్తవానికి అది అలా జరగదు కాబట్టి ఆ సందర్భంలో వాలు 5 T 4 కాబట్టి సమాకలనం కూడా 0 నుండి T 4 వరకు పరిగణించాలి ఈ వ్యవధి కూడా 3 T 4 T 2 మళ్ళీ T 4 అదే అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు ఈ వ్యవధి 3 T 4 T 2 మళ్ళీ T 4 అవుతుంది కానీ అంటే అదే సమాకలనం కొరకు 0 నుండి T 4 వరకు మనం ఈ భాగాన్ని తీసుకుంటున్నాము అంటే ఈ భాగాన్ని 5 T4 tdt ఇది సరళ రేఖ మూలం గుండా వెళుతున్న సరళ రేఖ కనుక ఇది వాలు 5 T4 tdt కాబట్టి ఈ సమీకరణాన్ని మళ్ళీ కనుగొనవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ సూపర్ ఇంపోస్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఈ ప్రాంతం పైన ఆసక్తి కలిగి ఉన్నాము ఇది ప్రతికూల గుర్తు కాబట్టి అర్ధం అయుందని ఆశిస్తున్నాను కాబట్టి ఇది అర్థమయ్యేలా ఆలోచించేలా ఉద్దేశపూర్వకంగా తీసుకోబడింది అంతిమంగా దీన్ని సమాకలనం చేస్తే అదే ఫలితం పొందుతాము కాబట్టి దీని కోసం ఎందుకు ఎక్కువ సమయం గడుపుతారు నేరుగా చేస్తారు కాబట్టి అందుకే ఇలా వ్రాశారు 5 T 4 tdt ఇది మరొక సరళ రేఖ మూలం గుండా వెళుతున్న సరళ రేఖ వాలు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి అంటే ఈ RMS విలువ సగటు విలువ దీనిని సమాకలనం చేస్తే అది 0 625 వోల్ట్ అవుతుంది ఇది సగటు విలువ అవుతుంది అదేవిధంగా RMS విలువ కూడా ఇదే విషయం లాంటిదే ఈ RMS విలువ కూడా 2√ 1T 0 నుండి T వరకు v2dt అవుతుంది కాబట్టి ఈ భాగం మొదట √ 1T 0 నుండి T 4 వరకు ఈ 10 T42 t2dt ఈ మొత్తం 5 T42t2dt అవుతుంది కాబట్టి సరళీకృతం చేస్తే నా సమయం ఆదా అవుతుందని తెలుసు కాబట్టి ఇది 3 23 వోల్ట్ అవుతుంది కాబట్టి ఇది అంటే ఈ ఉదాహరణ ఉద్దేశపూర్వకంగా తీసుకోబడింది కాబట్టి అంతర్ దృష్టి నుండి అసమాన తరంగ రూపానికి దానిని ఎలా లెక్కించాలో తెలుసుకోవచ్చు ఇది చాలా సులభం ఇది కూడా అసమాన తరంగ రూపం ఇది కూడా అసమాన తరంగ రూపం కాబట్టి ఈ త్రిభుజాకార తరంగ రూపాన్ని వివరించేటప్పుడు నేను ఇక్కడ చూపించాలి అందుకే మొదట్లో చెప్పబడింది కానీ ప్రతిదీ సరైనది ప్రతి సగటు ఒకే సమీకరణం ప్రతిదీ సరైనది కాబట్టి ఇది r అని పిలవబడేది ఈ ఉదాహరణ దీనిని అర్థం చేసుకోగలిగే విధంగా తీసుకుంది కాబట్టి ఇది అర్థమైందని ఆశిస్తున్నాను విషయం ఏమిటంటే ఇక్కడ ఏమైనా చూడగలరని ఆశిస్తున్నాను ఇది నా అభ్యాస పుస్తకం కాబట్టి దాన్ని పూర్తిగా స్కాన్ చేయడం జరిగింది ఏమైనప్పటికీ విషయాలు అన్నీ ఉన్నాయో లేదో చూస్తున్నాను కాబట్టి ఇది విషయం ఇప్పుడు తరువాత మనం మరొక ఆసక్తికరమైన ఉదాహరణ తీసుకుంటాము మరియు ఈ విషయానికి వెళ్ళే ముందు మనం ఈ రకమైన ఉదాహరణను తీసుకున్నాము అది ఎలా ఉందో చూడండి ఉదాహరణకు నిరోధకం R ఉన్న ఒక సాధారణ శ్రేణి సిరీస్ సర్క్యూట్ ఉంది రెండు అమ్మీటర్లు ఉన్నాయి A1 మరియు A2 రెండు అమ్మీటర్లు ఉన్నాయి A1 ను కదిలే చుట్ట ని కలిగిన అమ్మీటర్ అంటారు అసలైన కదిలే చుట్ట ని కలిగిన అమ్మీటర్ ఇది DC ని కొలుస్తుంది DC కరెంట్ లేదా DC వోల్టేజ్ ని కొలుస్తుంది ఇక్కడ ఇది కరెంట్ అమ్మీటర్ ఇది కదిలే చుట్ట ని కలిగిన సాధనం ఇది DC పరిమాణాన్ని కొలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇది కదిలే చుట్ట ని కలిగిన అమ్మీటర్ కాబట్టి ఇది DC ని కొలుస్తుంది మరియు A2 కదిలే ఇనుము ని కలిగిన అమ్మీటర్ ఈ మరొక అమ్మీటర్ A2 ఉంది ఇది AC ఎసిని కొలుస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో 2 మూలాలు ఉన్నాయి ఒక DC వోల్టేజ్ మూలం శ్రేణి సిరీస్ లో అనుసంధానించబడి ఉంది మరొకటి AC మూలం AC వోల్టేజ్ మూలం అనుసంధానించబడి ఉంది ఒక స్విచ్ అక్కడ స్విచ్ మూసివేయబడుతుంది కాబట్టి ఇది సిరీస్ సర్క్యూట్ దీనికి Vm 100 వోల్ట్ అంటే గరిష్ట విలువ 100 వోల్ట్ అని ఇవ్వబడింది మరియు DC వోల్టేజ్ V0 ఇవ్వబడింది ఇది 100 వోల్ట్ DC ఇది 120 వోల్ట్ DC మరియు AC గరిష్ట విలువ Vm ఈ 2 సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి ప్రారంభంలో ఈ రకమైన ఉదాహరణ తీసుకున్నాము ఈ ఒక ఉదాహరణను చూస్తాము అప్పుడు మన అవగాహన చాలా స్పష్టంగా తెలుస్తుంది మరియు A1 కదిలే చుట్ట ని కలిగిన అమ్మీటర్ మరియు A2 కదిలే ఇనుము ని కలిగిన అమ్మీటర్ కాబట్టి కదిలే చుట్ట DC ని కొలుస్తుంది మరియు కదిలే ఇనుము AC ని కొలుస్తుంది మరియు సర్క్యూట్లో పనిచేసే వోల్టేజ్ మొత్తం వోల్టేజ్ 100 100 sin ω t ఎందుకంటే గరిష్ట విలువ 100 వోల్ట్లు ఇవ్వబడింది మరియు అది అంటే vt V0 Vm sin ω t కి సమానం కాబట్టి V0 120 కాబట్టి ఇది 120 మరియు Vm 100 వోల్ట్లకు సమానం కాబట్టి 120 100 sin ω t వోల్ట్ కాబట్టి ఇది ఇప్పుడు Vm కాబట్టి కరెంట్ i 6 5 sin ω t అవుతుంది ఎందుకంటే ఈ నిరోధకత R 20Ω R 20 Ωగా ఇవ్వబడింది మరియు ఇది నా వోల్టేజ్ 120 100 sin ωt కాబట్టి ఇది 120 120 sin ω t 20 అది 6 6 sin ω t అవుతుంది క్షమించండి అది100 కాబట్టి ఇది 25 కాబట్టి ఇది 6 5 sin ω t అవుతుంది కాబట్టి ఇది i 6 5 sin t యాంపియర్ కు సమానం ఇప్పుడు సగటు విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది1 T 0 నుండి T వరకు 6 5 sin ω tdt యొక్క సమాకలనం అవుతుంది ఎందుకంటే ఇది t dt మరియు ω 2π T కు సమానం ఇది గుర్తుంచుకోవాలి ఇది కూడా ఉన్నత భౌతికశాస్త్రం నుండి 2π T కి సమానం అని మనకి తెలుసు కాబట్టి అది ఇక్కడ వ్రాయబడింది పొరపాటు మొదట్లో T 2π అని వ్రాయబడింది వాస్తవానికి ఇది 2π T కాబట్టి 0 నుండి T వరకు 6 5 sin ω tdt మరియు ఈ ω 2πT సంబంధాన్ని ఉపయోగించి సమాకలనం చేస్తే దీనిని నేను ఇక్కడ చూపించడం లేదు కొంత సమయం ఆదా అవుతుంది దీన్ని మీరు చేయండి దీనిని మీ కోసం నేను సమాకలనం చేయగలను కానీ ఇది చాలా సరళమైన విషయం ω 2πT ఈ సంబంధాన్ని ఉపయోగించి సమాకలనం చేయండి కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ ω 2πT ఉపయోగించి సమాకలనం చేస్తే i సగటు 6 యాంపియర్ అవుతుంది ఇది dc అంటే సగటు విలువ కేవలం 6 యాంపియర్ అవుతుంది ఎందుకంటేదీనిని గమినించినట్లైతే 124 DC ఉంది మరియు R 20 ఓం కాబట్టి 12020 తీసుకుంటే అది 6 యాంపియర్ ఇది 6 యాంపియర్ అవుతుంది కాబట్టి 6 యాంపియర్లను పొందుతున్నారు కాబట్టి iDC 6 యాంపియర్ అవుతుంది అప్పుడు ఇది కదిలే చుట్ట ని కలిగిన అమ్మీటర్ A1 6 యాంపియర్లను చదువుతుంది ఎందుకంటే కదిలే చుట్ట ని కలిగిన అమ్మీటర్ iDC ని ఇస్తుంది నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి అదే విధంగా అమ్మీటర్ యొక్క RMS విలువ ఇది అమ్మీటర్ A 1 లో చూపించిన విలువ ఇప్పుడు కేవలం 1 నిమిషం ఆగండి ఇప్పుడు రేఖాచిత్రం గురించి తరువాత వివరిస్తాను ఇప్పుడు అమ్మీటర్ యొక్క IRMS విలువ అమ్మీటర్ A 1 లో వచ్చే విలువ అది ఈ భాగానికి సంబంధించినది ఇది DC A1 6 యాంపియర్ అని చదువుతుంది ఇప్పుడు RMS విలువకు రండి కాబట్టి ఈ సందర్భంలో Irms 2√ 1T 0 నుండి T వరకు 6 5 sin ω t2 దీని విలువ 6 sin ω t2dt ఇప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని సమాకలనం చేయండి దీన్ని సమాకలనం చేస్తే ఆ సమాకలనం చేసిన తర్వాత ఈ ω 2π T సంబంధాన్ని ఉపయోగించండి అంటే ఇది సమాకలనం చేసిన తర్వాత ω t 2π గా ప్రతిక్షేపించాలి ω t 2π కి సమానం అప్పుడు ప్రతిక్షేపించిన తరువాత 0 నుండి T వరకు sin ω t యొక్క సమాకలనం 0 అవుతుంది ఈ పదం 0 గా మారుతుంది మరియు ఇది కూడా sin2ω t అవుతుంది కాబట్టి ఇది 1 cos 2 ω T 2 గా ఉంటుంది మరియు తరువాత సమాకలనం చేయండి కాబట్టి ఈ సమాకలనం నుండి ఈ పదం అది 252 అవుతుంది కాబట్టి ఈ పదం యొక్క సమాకలనం అది అదృశ్యమవుతుంది అది 0 మరియు 36 ఉంటుంది T T రద్దు చేయబడుతుంది మరియు √36 25 2 ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చేయడం లేదు కానీ దయచేసి మీరు దీన్ని చేయండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది దయచేసి దీన్ని చేయండి కానీ ω 2π T కి సమానం కాబట్టి అది ω T 2 π అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సమాకలనం లో ఇది ఒకటి ω T 2πω కు సమానం T కి 2π కు సమానం కాబట్టి దీనిని ఎప్పుడు సమాకలనం చేయండి ఇది sin ω t కాబట్టి అది cos ωtω అవుతుంది అక్కడ t T కి సమానం మరియు ఆ సమయంలో ఈ విషయాన్ని ఉపయోగించుకోవాలి మరియు సరళీకృతం చేయాలి కాబట్టి మనకు √ 36 252 లభిస్తుంది కాబట్టి అది ఏది వచ్చినా అది దాదాపు 7 యాంపియర్ వస్తుంది కాబట్టి అది కదిలే ఇనుము కలిగిన అమ్మీటర్ A2 చూపించే విలువ అవుతుంది ఇది RMS విలువను కొలుస్తుంది కాబట్టి కదిలే ఇనుము కలిగిన అమ్మీటర్ అనగా అమ్మీటర్ A2 RMS విలువను కొలుస్తుంది మరియు ఇది RMS విలువ కాబట్టి చివరికి మనకు ఏమి వచ్చింది అంతిమంగా మనకు ఏమి వచ్చింది అంతిమంగా కరెంట్ విలువ 6 5 sin ω t ఇదే మన I కాబట్టి ఇది స్థిరమైన విలువ మరియు ఇది గరిష్ట విలువ గరిష్ట విలువ అంటే ఇది గరిష్ట విలువ మరియు ఆ శిఖరాగ్ర కారకం విలువ √2 అని చూశాము అంటే కరెంట్ యొక్క RMS విలువ వాస్తవానికి 5 √2 యాంపియర్ RMS విలువ అవుతుంది కాబట్టి చివరికి ప్రభావవంతమైన విలువ 6 అవుతుంది ఇది 62 5 √22 కాబట్టి 62 36 5 √22 252 అవుతుంది అని తెలుసుకోండి కాబట్టి ఈ రకమైన విషయం నేరుగా వ్రాయగలిగితే ఈ RMS విలువ √ 62 ఈ సందర్భంలో ఏ విలువ వచ్చినా 5 √22 అది ఈ సమాకలనం నుండి పొందిన RMS విలువ కాబట్టి దయచేసి ఈ సమాకలనం ను చేయండి ప్రతిదీ చెప్పాను కాబట్టి దయచేసి దీన్ని చేయండి ఇప్పుడు నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది అమ్మీటర్ A2 యొక్క రీడింగ్ ఇది సుమారు 7 యాంపియర్ కాబట్టి తదుపరిది ఏదో వ్రాయబడింది అది ఇనుమును కదిలిస్తుంది ఇక్కడ కదిలే చుట్ట ని కలిగి వున్నది సగటు విలువను ఇస్తుంది మరియు కదిలే ఇనుము ని కలిగి ఉండేది హాట్ వైర్ ఎలక్ట్రో డైనమిక్ మరియు ఇండక్షన్ రకం సాధనాలు సంకేతం యొక్క RMS విలువను ఇస్తాయి ఇది మీరు గుర్తుంచుకోవాలి ఒక విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం 220 వోల్ట్ AC సరఫరాను సూచించినప్పుడు అది RMS విలువ అని దాని అర్థం గరిష్ట విలువ 220 √2 కాబట్టి ఇది 310 వోల్ట్లు అవుతుంది కాబట్టి DC 220 వోల్ట్ల విషయంలో ఇది 220 వోల్ట్ మాత్రమే ఇది DC 220 అంటే DC 220 మాత్రమే అది AC 220 అయితే అది RMS విలువని √2తో గుణించాలి 310 వోల్ట్ అవుతుంది అంటే అదే పేర్కొన్న AC వోల్టేజ్ యొక్క అఘాతము స్థాయి DC వోల్టేజ్ కంటే ఎక్కువ అంటే ఎసి వోల్టేజ్లో గరిష్ట అఘాతము యొక్క విలువ పొందగలము మరియు డిసి వోల్టేజ్ లో 220 లభిస్తుంది నా ఉద్దేశం ఈ డిసి వోల్టేజ్లో అఘాతము 220 వోల్ట్ మాత్రమే ఉంటుంది ఎసి సరఫరాకు 220 వోల్ట్ ఆర్ఎంఎస్ అంటే అఘాతము స్థాయి 310 వోల్ట్లు అవుతుంది కాబట్టి ఎసిలో అఘాతము విలువ డిసి కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ వ్రాయబడినది కాబట్టి దీని అర్థం మరియు ఇది తరంగ రూపం ఇది v v Vm sin ω t v యొక్క ప్లాట్లు చూపబడింది మరియు ఇది 100 sin ω t 100 sin ω t మరియు ఇది 120 వోల్ట్ ఇది 120 వోల్ట్ల DC ఇక్కడ ఉన్నది 120 వోల్ట్ DC మరియు ఇది Vm 100 sin ωt ఈ 2 ను జోడిస్తే ఇది v అంటే ఈ ప్లాట్లు ఇది 120 100 sin ωt ఈ ప్లాట్లు ఇది మరియు వ్యక్తిగతంగా దీనిని చేస్తే ఇది 100 sin ω t మరియు ఇది DC అంటే ఇది 120 వోల్ట్ అని పిలువబడే స్థిరమైన రేఖ కాబట్టి దీని ఫలితం ఇది ధన్యవాదాలు